రెండు యాంటెన్నాల మధ్య మ్యూచువల్ కప్లింగ్ కి వస్తే ఇది CEM యొక్క మరొక ప్రధాన అప్లికేషన్ కాబట్టి ఇప్పటివరకు మనం ఏమి చేసామో చూద్దాం మనకు ఇలాంటి యాంటెన్నా ఒకటి ఉంది దానిని యాంటెన్నా A అని పిలుద్దాం మరియు ఈ యాంటెన్నా A ఏమి చేస్తోంది అది ఫ్రీ స్పేస్ లో ఫీల్డ్ను ప్రసరిస్తోంది కాబట్టి నేను లెక్కించిన ఇన్పుట్ ఇంపెడెన్స్ ఊహిస్తూ నా ఉద్దేశ్యం ఏమిటంటే మనం ఇక్కడ వర్తించిన సరిహద్దు షరతులు ఏమిటి ఈ సమస్యను పరిష్కరించడానికి సరిహద్దు షరతు ఏమిటి మేము కండక్టర్లో r ∈ A కోసం Ezi Ezs 0 అని చెప్పాము ఇది ఖచ్చితమైన కండక్టర్ మొత్తం ఫీల్డ్ 0 ఇప్పుడు ఈ యాంటెన్నా సమీపంలో ఏదైనా ఇతర వస్తువు ఉంటే ఏమి జరుగుతుంది ఆ వస్తువుకు కొంత కరెంట్ ప్రేరేపితమవుతుంది అంటే ఫీల్డ్ దానిపై పడిపోతుంది కొంత ప్రేరేపిత కరెంట్ను ప్రేరేపిస్తుంది అది మరొక ఫీల్డ్ ఆ ఫీల్డ్ను ప్రసరిస్తుంది వచ్చి ఈ యాంటెన్నా మీద పడతాయి కాబట్టి ఈ సరిహద్దు షరతు ఖచ్చితంగా నిజం కాదు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఫీల్డ్లు ఉన్నాయి ఈ సరిహద్దు షరతు నిజం కానట్లయితే నా పరిష్కారం మారుతుంది అంటే నా కరెంట్ పంపిణీ మారితే నా ఇంపెడెన్స్కు ఏమి జరుగుతుంది ఇది సరిగ్గా మారుతుంది కాబట్టి ఫ్రీ స్పేస్ లో ఒకే యాంటెన్నా కోసం మీరు లెక్కించిన ఇన్పుట్ ఇంపెడెన్స్ మీకు చాలా సంతోషంగా ఉంది మీరు దానిని వివిధ వస్తువులు ఉన్న విద్యుదయస్కాంత వాతావరణంలో ఉంచారు మరియు మీ పనితీరు అంత బాగా లేదని మీకు తెలుసు కాబట్టి దానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే చుట్టూ ఉన్న వాతావరణం యాంటెన్నా యొక్క ఇన్పుట్ ఇంపెడెన్స్ను మార్చినందున సరిపోలే పరిస్థితి ఇకపై చెల్లదు కాబట్టి మీరు దీన్ని ఎలా లెక్కిస్తారు కాబట్టి మళ్లీ సుమారుగా పద్ధతుల యొక్క విస్తారమైన సిద్ధాంతం ఉంది కానీ మళ్లీ CEMలో మేము దీన్ని చేయడానికి ప్రయత్నిస్తాము దీన్ని లెక్కించడానికి మీకు ఖచ్చితమైన మార్గాన్ని అందించడం ఇందులో ఎక్కువ పని ఉంది కానీ ఇది ఇతర వాటి కంటే చాలా కఠినమైనది కాబట్టి మనం ఏమి చేస్తాము ఇప్పుడు మనం ఇక్కడ మరొక యాంటెన్నా మూలకాన్ని జోడిస్తాము సరే కాబట్టి ఒక యాంటెన్నా రేడియేట్ అవుతోంది మరియు నేను దాని సమీపంలో మరో యాంటెన్నాను ప్రవేశపెట్టాను సరే కాబట్టి ఇక్కడ మరొక యాంటెన్నా వస్తుంది మేము దానిని యాంటెన్నా B అని పిలుస్తాము ఈ యాంటెన్నా యాక్టీవ్ లేదా ప్యాసివ్ గా ఉండవచ్చు కాబట్టి అది ఏమిటి యాక్టీవ్ యాంటెన్నా అంటే ఏమిటి అంటే అది కూడా ప్రసరిస్తోంది అంటే దీనికి జెనరేటర్ కూడా ఉంది ప్యాసివ్ యాంటెన్నా స్వీకరించే మోడ్లో లేదా ఈ యాగి ఉడా యాంటెన్నాలలో ఒకదానిలాగా ఉండవచ్చు ఒక డ్రైవింగ్ ఎలిమెంట్ ఉంది మరియు దాని వెనుక వివిధ రాడ్లు ఉన్నాయి అవి సరిగ్గా ఉన్నాయి కాబట్టి ఇది ప్యాసివ్ మూలకం యొక్క ఉదాహరణ కాబట్టి ఈ పరిస్థితి ఇక్కడ సాధారణం కాబట్టి భౌతికంగా ఇది ఎలా జరుగుతుంది అంటే అది ఫీల్డ్ను రేడియేట్ చేస్తుంది దానిపై కరెంట్ సరిగ్గా ప్రేరేపిస్తుంది మరియు అది మరో ఫీల్డ్ను ప్రసరిస్తుంది కాబట్టి దాని గురించి ఆలోచించడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గం ఏమిటంటే ఒక శ్రేణి A వంటిది Bకి ఏదైనా పంపుతుంది B ప్రేరేపిస్తుంది B రేడియేట్లను A కి పంపుతుంది ఇది A లోని కరెంట్ని మారుస్తుంది మరియు ముందుకు వెనుకకు ఇది ఎప్పటికీ కొనసాగదు దీనికి కొంత స్థిరమైన పరిష్కారం ఉంటుంది కాబట్టి స్థిరమైన స్థితిలో A లో కొంత కరెంట్ మరియు B కొంత కరెంట్ ఉంటుంది కాబట్టి ఈ సరిహద్దు షరతు ఎలా సవరించబడుతుంది అప్పుడు A లో ఏ పాయింట్ వద్ద ఫీల్డ్లు అని నేను మిమ్మల్ని అడిగితే కాబట్టి మీకు Eiz ఉంటుంది అది ఎల్లప్పుడూ ఉంటుంది అంటే వోల్టేజ్ అంటే నేను ఉత్పత్తి చేసిన ఫీల్డ్ వోల్టేజ్ సోర్స్ ద్వారా మీరు స్వీయ ఫీల్డ్ని కలిగి ఉంటారు కాబట్టి ఇప్పటివరకు సింగిల్ యాంటెన్నా కేసులో ఉన్నది ఇదే కాబట్టి ఇప్పుడు ప్లస్ Ezs స్కాటర్డ్ ఫీల్డ్ కోసం ఉంది కాబట్టి ఫీల్డ్ యాంటెన్నా B ద్వారా స్కాటర్డ్ గా ఉంటుంది కాబట్టి ఇది ఒకే యాంటెన్నా మరియు ఇది రెండు యాంటెన్నాలు కాబట్టి సర్క్యూట్ మోడల్ పరంగా నేను దీని గురించి ఎలా ఆలోచించగలను వాస్తవానికి చాలా సరళమైన టూ పోర్ట్ నెట్వర్క్ కూడా ఈ చిత్రాన్ని చాలా చక్కగా హోమ్ కి డ్రైవ్ చేస్తుంది మా మునుపటి సందర్భంలో గుర్తుంచుకోండి నేను జెనరేటర్ మరియు దాని అంతటా ఒక లోడ్ కనెక్ట్ చేసాను ప్రస్తుతం పరిస్థితి కొద్దిగా మారింది నాకు అలాంటిదే ఉంది కాబట్టి V1 మరియు I1 ఇక్కడకు వెళుతుంది V2 మరియు I2 ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇది ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఇది చాలా ప్రామాణికమైనది కాబట్టి నేను వ్రాస్తాను V1 Z11 I1 Z12 I2 V2 Z21I 1 Z22 I2 కాబట్టి ఈ Z11 మరియు Z22 ఏమిటి వీటిని సెల్ఫ్ ఇంపెడెన్స్ అంటారు కాబట్టి ఇవి ఇతర యాంటెన్నాలు లేనప్పుడు ఇంపెడెన్స్లు ఒకే యాంటెన్నాను డిస్టర్బ్ చేయడానికి ఇంకేమీ లేనప్పుడు మేము ఇప్పటివరకు కలిగి ఉన్నదీ ఇదే మరియు పై Z12 మరియు వీటిని Z21 పరస్పర ఇంపెడెన్సు లు యాంటెన్నా లేదా సర్క్యూట్ డిజైనర్ల కోణం నుండి సర్క్యూట్ నుండి అతను లేదా ఆమె సరిపోలడానికి అవసరమైన ఇంపెడెన్సు ఏమిటి ఇది Z11 Z22 లేదా ఏమిటి ఇది Z 1 1 లేదా Z 1 2 కాదు విద్యార్థి Zin Zin కాబట్టి అది పోర్ట్ 1 వద్ద ఉంది అది ఇంపెడెన్స్ కాబట్టి అది Z1d d దేనిని సూచిస్తుందో అది దేనికి సమానంగా ఉంటుందో నేను చెప్తాను V1 I 1 Z1d Z11 Z12 I2 I1 V2 I2 Z2d Z21 I1 I2 Z22 ఈ Z1d ని డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ అని అంటారు డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ I1 మరియు I2 తెలుసుకోవడంపై ఆధారపడి ఉంటుందని మీరు చూడవచ్చు ఈ కరెంట్ లు ఏమిటో నేను తెలుసుకోవడం తర్వాత మాత్రమే నేను డిజైన్ చేయడానికి సరిపోలే నెట్వర్క్ ఏమిటో నేను కనుగొనగలను కాబట్టి మళ్ళీ మేము దీన్ని ఎలా లెక్కించాలి కాబట్టి మళ్లీ ఇది ప్రేరేపిత EMF పద్ధతి మరియు అనేక ఇతర పద్ధతులు అని పిలువబడే పద్ధతి అవి సుమారుగా ఉపయోగించబడతాయి నేను కరెంట్ పంపిణీ యొక్క ఉజ్జాయింపుని పొందగలిగితే నేను ఈ డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ని మరియు అన్నింటిని సరిగ్గా లెక్కించగలను మరియు ఇది మీకు చాలా ప్రత్యేక సందర్భాలలో పని చేస్తుంది సమాంతర కండక్టర్లు మాత్రమే Z దర్శకత్వం మరియు మొదలైనవి తెలుసు కానీ మీరు కొన్ని సాధారణ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటే అది ఖచ్చితమైనది కాదు కాబట్టి CEM మళ్లీ వీటిని సరిగ్గా లెక్కించేందుకు అనుమతిస్తుంది కాబట్టి సెటప్ స్పష్టంగా ఉందా నేను ఒకదానికొకటి ప్రస్తుతం రెండు యాంటెన్నాలను కలిగి ఉన్నప్పుడు సగం మీకు కొంత కరెంట్ IA ఇక్కడ మరియు కొంత కరెంట్ IB ఇక్కడ మరియు ఇవి స్థిరమైన స్థితి ప్రవాహాలు అవి కలిగి ఉన్న బహుళ ప్రతిబింబాలను పరావర్తిస్తాయి మరియు మా లక్ష్యం ఏమిటంటే IA సమక్షంలో అంటే ఇతర యాంటెన్నా సమక్షంలో నాకు Z1d మరియు Z2d అంటే ఏమిటో చెప్పండి కాబట్టి మనం కొనసాగిద్దాం కాబట్టి మేము ఈ యాంటెన్నాను మళ్లీ గీయడానికి అనుమతించిన సరిహద్దు షరతులు కాబట్టి ఇది యాంటెన్నా A సరే సరళత కోసం నేను చేయబోయేది యాంటెన్నా B నేను దానిని ప్యాసివ్ చేయబోతున్నాను కానీ నేను దానికి జెనరేటర్ని సులభంగా జోడించగలను కాబట్టి ఇది నా యాంటెన్నా B మరియు ఇక్కడ IA ఉంది ఇక్కడ IB సరే కొంత d దూరంలో ఇప్పుడు ఇది మొదటి పరిచయం అయినందున CEM నుండి మ్యూచువల్ కప్లింగ్ వరకు నేను అవసరం లేని కొన్ని సులభతరమైన ఊహలను చేయవలసి ఉంది అయితే ఇది కేవలం వ్యుత్పన్నాన్ని సరళంగా ఉంచడానికి మాత్రమే కాబట్టి నేను చేసే ఊహలు రెండూ z డైరెక్ట్డ్ వహించినవి కాబట్టి రెండు ప్రవాహాలు z డైరెక్ట్డ్ మరియు వ్యాసార్థం తరంగదైర్ఘ్యం కంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది గణితాన్ని కొంచెం తేలికగా మార్చడానికి అనుమతిస్తుంది కాబట్టి ఒకే యాంటెన్నాతో మేము సింగిల్ యాంటెన్నా కేస్తో పోల్చడం కొనసాగిస్తాము మరియు ఒకే యాంటెన్నాలతో ఒకదానికొకటి రెండు యాంటెన్నాల సిద్ధాంతాన్ని నిర్మించడం ద్వారా మా సరిహద్దు షరతు Ez iA కాబట్టి i A మూలకం A యొక్క ఇన్సిడెంట్ ఫీల్డ్ EziA EzsA 0 for r ∈ A EziA EzsA EzsB 0 for r ∈ A ఇప్పుడు మనం రెండు యాంటెన్నాల కోసం వెళ్తున్నాము నేను సరిహద్దు షరతులను కనుగొనాలి కాబట్టి చాలా సరళంగా ఉంటుంది కాబట్టి మనం రెండు సందర్భాలను తీసుకుందాం r ∈ A మరియు r ∈ B కాబట్టి మొదటి సందర్భంలో నేను ఏమి వ్రాస్తాను EziA EzsA ఇది సెల్ఫ్ ఫీల్డ్ మరియు A పై కొలవబడిన B కారణంగా కొంత ఫీల్డ్ స్కాటర్డ్ ఫీల్డ్ EzsB ఇది తప్పనిసరిగా 0 కి సమానంగా ఉండాలి EziA EzsA EzsB 0 for r ∈ A రెండవ సరిహద్దు షరతు మొదటి పదం ఏమిటి కాబట్టి A నుండి EzsA ఉంది ఇది A లో కరెంట్ కారణంగా ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ ఇది B పై పడే ఫీల్డ్ మరియు EzsB సున్నాకి సమానం r ∈ B కోసం EzsA EzsB 0 for r ∈ B కాబట్టి మేము Bకి సోర్స్ లేదని భావించాము దానికి సోర్స్ I ఉన్నట్లయితే Ez iB ఉంటుంది అది వ్యవహరించడం చాలా సులభం ఈ రెండు షరతులకు ఒక పేరు ఉంది వాటిని శూన్య సరిహద్దు షరతులు అంటారు కాబట్టి మనం సింగిల్ యాంటెన్నా సమస్యను ఎలా పరిష్కరించామో గుర్తుచేసుకుందాం విద్యార్థి ఇన్సిడెంట్ ఫీల్డ్లోకి ఎందుకు వెళ్ళాలి No I am just assuming i లేదు నేను ఊహిస్తున్నాను ఒకవేళ ఉంటే మేము దానిని సరిగ్గా జోడిస్తాము ఎటువంటి ఇబ్బంది లేదు మనం ఈ పదాన్ని ఇక్కడ జోడించవచ్చు ఇదే విధమైన పదం EziB ఎడమ వైపున జోడించబడుతుంది విద్యార్థి కానీ అది కాబట్టి నేను Aలో కొంత వోల్టేజ్ మూలాన్ని కలిగి ఉన్నాను అది ఒక ఫీల్డ్ను ఉత్పత్తి చేస్తుంది మరియు అది మొదటి పదం రెండవ పదం యాంటెన్నాలోనే ప్రవహించే కరెంట్ కారణంగా ఫీల్డ్ మరియు రెండవ పదం యాంటెన్నా Bలోని కరెంట్ కారణంగా ఫీల్డ్ ఇప్పుడు మరియు యాంటెన్నా Aలో ఏ పాయింట్కైనా ఇది నిజం నేను యాంటెన్నా Bకి వెళ్లినప్పుడు అదే లాజిక్ కలిగి ఉంటుంది కాబట్టి యాంటెన్నా Bలో సోర్స్ ఉంటే నేను సోర్స్ పదాన్ని జోడించాలి అది స్పష్టంగా ఉందా ఇక్కడ వ్రాస్తాను లేకపోతే EziB LHSకి కలపండి కాబట్టి గందరగోళం లేదు సరే కాబట్టి మనం ఒక్క యాంటెన్నాను ఎలా పరిష్కరించాము అని మనకు గుర్తుచేసుకుందాం ఇది పాక్లింగ్టన్ ఇంటిగ్రల్ Pocklington's integral సమీకరణ పోక్లింగ్టన్ యొక్క సమగ్ర సమీకరణం మరియు దానిని ఇక్కడ వ్రాద్దాం 1jωε0 L2L2IAz' ∂2 ∂z2 k2Gzz′ dz' Ezi ఇది మా చాలా సులభమైన విషయం ఇప్పుడు ఇక్కడ ఈ పాత్ర చాలాసార్లు కనిపించబోతోంది కాబట్టి నేను దాని కోసం ఒక సంక్షిప్త లిపిని తయారు చేయబోతున్నాను కాబట్టి ఈ పదం ఇక్కడ ఉంది నేను దీనిని jωε0 Kzz' అని పిలుస్తాను ఈ పదానికి సంక్షిప్తలిపి సంజ్ఞామానం కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుంది లేదా నేను ఇక్కడ వ్రాయాలి కాబట్టి ఇది L2L2 IAz' K z z 'dz' Ezi అదే సమీకరణాలను వ్రాయడానికి మా మరింత కాంపాక్ట్ మార్గం ఇక్కడ నా Gzz′ ఎలాంటి నిబంధనలను కలిగి ఉన్నాయి ఇది Gzz′ e−jkR 4πR where R a2 z z2 zz′ యొక్క విధి ఇప్పుడు మనం రెండు మూలకాల కోసం సమగ్ర సమీకరణాల విషయంలోకి వెళ్తాము